కాబట్టి మన చివరి ఉపన్యాసంలో మనము ఛానెల్ రౌటింగ్ కోసం ప్రాథమిక ఎడమ అంచు అల్గోరిథం మరియు దాని యొక్క కొన్ని వైవిధ్యాల గురించి మాట్లాడుకున్నామని గుర్తుకు తెచ్చుకోండి అక్కడ మనము నిలువు అడ్డంకిని నిర్వహించడానికి మరియు డాగ్లెగ్లను అనుమతించడానికి అల్గోరిథం కదలికను విస్తరింపజేశాము మనము మన చర్చను కొనసాగిద్దాము మరియు మొదట నెట్ విలీన ఛానల్ రౌటర్ అని పిలువబడే దాని గురించి మాట్లాడుకుందాము ఈ అల్గోరిథం యోషిమురా మరియు కుహ్ ల పేర్ల మీద దీనిని కొన్నిసార్లు యోషిమురా కుహ్ అల్గోరిథం అని కూడా పిలుస్తారు మీరు నెట్ విలీన ఛానల్ రౌటింగ్ను చూస్తారు దీన్ని విధానం కొంతవరకు ఇలా ఉంటుంది మీరు ఛానెల్లో రూట్ చేయాలనుకునే విధంగా మీకు 1 2 3 4 బహుళ నెట్ లు ఉన్నాయి మీకు 2 నెట్స్ i మరియు j ఉన్నాయని అనుకుందాం i మరియు j ఏదో ఒక కోణంలో అనుకూలంగా ఉన్నాయని మీకు అనిపిస్తే వాటిని ఒకే ట్రాక్లో ఉంచవచ్చు అనే అర్థంతో మీరు వాటిని విలీనం చేయడానికి ప్రయత్నిస్తారు మీరు 1 మరియు 3 లను విలీనం చేసిన తర్వాత మీరు 2 నోడ్లను లేదా 1 మరియు 3 శీర్షాలను విలీనం చేసి ఒక సూపర్ శీర్షాన్ని ఏర్పరుస్తారు మనము 1 మరియు 3 లను ఎక్కడికి తీసుకువెళ్ళినా అవి రెండు కలిసి కదులుతాయని సూపర్ శీర్షము సూచిస్తుంది మీరు ఈ విధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ నెట్ లు ఒకే ట్రాక్లో సమూహపరచడానికి ప్రయత్నిస్తారు మరియు వాటి మధ్య ఉన్న నిలువు అడ్డంకిని బట్టి ఆ మొత్తం క్లస్టర్ను పైకి క్రిందికి తరలించండి కాబట్టి నెట్ విలీన ఛానల్ రౌటర్ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది మనం జోన్లు అని పిలవబడే వాటిని ఒకదానికొకటి మధ్య ఉన్న సంబంధాలను బట్టి మరియు కొన్ని గ్రాఫ్ ఆధారిత మార్గాలను బట్టి జోన్లను గుర్తించి నిర్వచించిన తర్వాత వాటినిప్రాసెస్ చేస్తామని చూద్దాం కాబట్టి ప్రాథమిక ఆలోచనను చూద్దాం మొదటి విషయం చాలా ముఖ్యమైనది నిలువు పరిమితి గ్రాఫ్లో పొడవు p యొక్క మార్గం ఉందని మీరు చూస్తే ఛానెల్ను మార్గనిర్దేశం చేయడానికి మీకు కనీసం p క్షితిజ సమాంతర ట్రాక్లు అవసరం అలా అది ఎందుకు ఒక ఉదాహరణ తీసుకుందాం మనకు 1 మరియు 2 మధ్య 2 మరియు 3 మధ్య 3 మరియు 4 మధ్య 4 మరియు 5 మధ్య నిలువు అడ్డంకులు ఉన్నాయని అనుకుందాం కాబట్టి ఇక్కడ చక్రం లేనప్పటికీ నిలువు పరిమితి గ్రాఫ్ 1 నుండి 2 2 నుండి 3 మరియు 3 నుండి 4 వరకు పొడవైన గొలుసు ఉంది ఇప్పుడు మీరు ఈ ఛానెల్ను రూట్ చేయాలనుకుంటే కాబట్టి మీ పరిష్కారం ఇలా ఉంటుంది 1 కి మరో టెర్మినల్ తీసుకుందాం ఇక్కడ 1 ఇక్కడ కూడా 1 మరియు మీరు మరొక టెర్మినల్ 5 ఇక్కడ కాబట్టి మీరు 1 రూట్ మార్చాలనుకున్నప్పుడు మీరు వాటిని ఈ మొదటి ట్రాక్లో ఉంచడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే 1 ఇన్కమింగ్ అంచులు లేని శీర్షం కాబట్టి 1 మొదట లేఅవుట్ చేయవలసి ఉంటుంది తరువాత మీరు 2 కి వెళ్తారు కాబట్టి 2 సహజంగా ఒక అతివ్యాప్తి ఉంది మీరు దానిని రెండవ ట్రాక్లో ఉంచాలి 3 3 మళ్ళీ ఇక్కడ అతివ్యాప్తి ఉంది 2 దగ్గర సహజంగా ఒక అతివ్యాప్తి ఉంది మీరు దానిని రెండవ ట్రాక్లో ఉంచాలి 3 3 మళ్ళీ ఇక్కడ అతివ్యాప్తి ఉంది కాబట్టి 3 ను మూడవ ట్రాక్లో ఉంచాలి 4 మళ్ళీ ఒక అతివ్యాప్తి ఉంటుంది 4 నాల్గవ ట్రాక్లో ఉంచాలి ఇక్కడ మరొకటి 5 4 నుండి 5 వరకు ఉంది ఇది కూడా ఒక అడ్డంకి మరియు 5 దగ్గర మళ్ళీ అతివ్యాప్తి ఉంది కాబట్టి మీరు మరొక ట్రాక్ ఉపయోగించాలి కాబట్టి నిలువు పరిమితి గ్రాఫ్లో మనకు పొడవైన గొలుసు ఉంటే ఇది చెడ్డ దృష్టాంతం దీనివల్ల మీకు 1 2 3 4 మరియు 5 పరిష్కారం లో 5 ట్రాక్లు అవసరం కాబట్టి అకారణంగా మేము VCG లో పొడవైన గొలుసు యొక్క పొడవును సాధ్యమైనంతవరకు తగ్గించడానికి ప్రయత్నిస్తాము స్పష్టమైన ఆలోచనతో మనం దీన్ని చేయగలిగితే ఇది ట్రాక్ల సంఖ్యను కూడా తగ్గిస్తుంది మరియు మీరు ట్రాక్ల సంఖ్యను తగ్గించగలిగితే మనము ఛానెల్ యొక్క ఎత్తును తగ్గిస్తున్నామని దీని అర్థం ఇది ప్రాంతాన్ని తగ్గించడాన్ని సూచిస్తుంది అంటే రౌటింగ్ ప్రాంతం సరే కాబట్టి నేను చెప్పినట్లుగా VCG లోని పొడవైన మార్గాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం ప్రాథమిక ఆలోచన కాబట్టి దీన్ని చేయడానికి మనము ఈ పొడవైన మార్గాన్ని తగ్గించడానికి కొన్ని నోడ్లను విలీనం చేయడానికి ప్రయత్నిస్తాము ఇది మనం చూద్దాం మరలా ప్రాథమిక నెట్ విలీన ఛానల్ రౌటింగ్ అల్గోరిథం VCG లో డాగ్లెగ్స్ లేదా సైకిల్లను అనుమతించదు అయితే ఇది అల్గోరిథం యొక్క మరింత అధునాతనమైన రకం ఇది ప్రాథమిక ఎడమ అంచు అల్గోరిథంకు కాంపాక్ట్గా మెరుగైన పరిష్కారానికి దారితీస్తుంది కాబట్టి మనకు జోన్ల కాన్సెప్ట్ ఉందని నేను చెప్పినట్లుగా మొత్తం రౌటింగ్ ఛానల్ అనేక జోన్ల ప్రాంతాలుగా విభజించబడింది ప్రక్కనే ఉన్న జోన్ల లో మీరు వాటికి చెందిన నెట్ లను చూస్తారు అవి అవసరమైనప్పుడు విలీనం చేయబడతాయి మరియు అవి విలీనం అయిన తర్వాత మీరు మిశ్రమ నెట్ లు అని పిలుస్తారు ప్రారంభంలో మనకు వ్యక్తిగత నెట్ లు ఉన్నాయి మీరు జోన్లు అని పిలువబడే వాటిని నిర్వచిస్తారు ప్రక్కనే ఉన్న జోన్ల మధ్య కొన్ని నియమాలు ఉన్నాయి వీటిని ఉపయోగించి మీరు కొన్ని నెట్ లను విలీనం చేయవచ్చు మరియు మీకు మిశ్రమ నెట్ లభిస్తుంది ఇప్పుడు మీరు కాంపోజిట్ నెట్ను పొందిన తర్వాత ఇప్పుడు మీరు ఒక మిశ్రమ నెట్లో 2 నెట్స్ i మరియు j కలిగి ఉంటే i మరియు j రెండూ ఒకే ట్రాక్లో ఉండాలి అది మీరు అదనంగా విధిస్తున్న నియమం అల్గోరిథం యొక్క దశలలో 3 ప్రధాన దశలు ఉన్నాయి జోన్ ప్రాతినిధ్యం నెట్ విలీనం మరియు ట్రాక్ అసైన్మెంట్ మనము ఈ ప్రక్రియలను ఉదాహరణ ఛానల్ సహాయంతో వివరిస్తాము ఇక్కడ మీరు చూస్తే మనకు 10 నెట్స్తో ఒక ఉదాహరణ ఛానెల్ ఉంది అవి 1 నుండి 10 వరకు సంఖ్యలు మరియు ఈ క్షితిజ సమాంతర రేఖలు ప్రతి నెట్స్ యొక్క ఈ వ్యవధిని చూపుతాయి ఇది నెట్ 1 యొక్క స్పాన్ ఇది నెట్ 4 యొక్క స్పాన్ ఇది నెట్ నంబర్ 5 యొక్క స్పాన్ ఇక్కడ కనెక్షన్లతో ఇక్కడ మరియు ఇక్కడ ఇది నెట్ నంబర్ 9 యొక్క స్పాన్ ఇది మల్టీ టెర్మినల్ నెట్స్ను కూడా అనుమతిస్తుంది కాబట్టి నెట్స్ యొక్క ఈ స్పాన్ నుండి మీరు క్షితిజ సమాంతర పరిమితి గ్రాఫ్ను సృష్టించవచ్చు ఇది నెట్ 1 మరియు 3 ల్యాపింగ్ కంటే ఎక్కువ 1 మరియు 4 ల్యాపింగ్ కంటే ఎక్కువ 1 మరియు 5 ల్యాపింగ్ కంటే ఎక్కువ మరియు 1 మరియు 2 లాపింగ్ మీద కూడా కాబట్టి ఈ విధంగా మీరు ప్రతి కాలమ్ వెంట కొంత సమాచారాన్ని సృష్టించవచ్చు కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 ఇవి అతివ్యాప్తి చెందుతున్న నెట్ లు ఉదాహరణకు మొదటి నిలువు వరుసలో మీకు నెట్ 2 మాత్రమే ఉంది 2 వ నిలువు వరుసలో మనకు నెట్ 1 3 మరియు 2 ఉన్నాయి మూడవ కాలమ్లో మనకు 4 మరియు 5 కూడా 5 నెట్ లు ఉన్నాయి ఐదవ కాలమ్లో 5 నెట్లు కూడా ఉన్నాయి 6 వ కాలమ్ 1 4 5 మరియు 2 ఉంది 3 ఇక లేదు 3 ఇక్కడ ఆగిపోయింది ప్రతి కాలమ్ వెంట ఈ విధంగా మీరు ఆ నిలువు వరుసను దాటిన నెట్ లు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జోన్ ప్రాతినిధ్యం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది ఈ ఛానెల్ యొక్క ప్రతి నిలువు వరుసలో నేను చెప్పినట్లుగా ఇక్కడ 1 2 3 4 నిలువు వరుస మీరు సమితి Si ని నిర్వచించారు ఇది i ని దాటిన నెట్ ల సమితిని సూచిస్తుంది మనము S1 S2 S3 S4 S5 చాలా సెట్లను పొందుతాము ఇప్పుడు వాటిలో మీరు ఉదాహరణలోమీరు S1 లో 2 మాత్రమే S2 2 3 మరియు 5 అని S3 2 3 4 5 కలిగి ఉంటుందని ఈ S4 3 మరియు 5 కలిగి ఉంటుందని కనుగొనవచ్చు ఇది ఒక ఉదాహరణ మీరు అలాంటి జోన్ల సమితిని కలిగి ఉంటే మీరు గరిష్ట జోన్ను గుర్తించవచ్చు నేను ఎలా గుర్తించగలను 2 3 4 5 గరిష్ట సెట్ మిగిలినవి వీటి యొక్క ఉపసమితులు 2 సరైన సెట్ 2 3 5 కూడా సరైన ఉపసమితి 3 5 కూడా సరైన ఉపసమితి కాబట్టి మీరు ఈ ఉపసమితులను విస్మరిస్తారు మీరు గరిష్ట సెట్ను మాత్రమే తీసుకుంటారు మరియు ఇది ఒక జోన్ను నిర్వచిస్తుంది ఇది మీ ఒక జోన్ అవుతుంది అదేవిధంగా మీరు ఇతర జోన్ల లను నిర్వచించడం కొనసాగిస్తారు ఇది జోన్ 1 అవుతుంది అప్పుడు మనకు జోన్ 2 ఉంటుంది మరియు ఇలా కొనసాగిస్తారు ఇది ప్రాథమిక ఆలోచన కాబట్టి ఆలోచన ఏమిటంటే నేను వివరించినట్లుగా గరిష్టంగా ఉన్న Si ని మాత్రమే మీరు తీసుకోవాలి మరియు ఆ గరిష్ట సెట్లలో ప్రతి ఒక్కటి ఒక జోన్ను నిర్వచించాలి క్షితిజ సమాంతర పరిమితి గ్రాఫ్ జోన్ అంటే ఇది గ్రాఫ్లోని గరిష్ట సమూహానికి అనుగుణంగా ఉంటుంది దీని అర్థం ఏమిటంటే మనం మళ్ళీ దీనికి తిరిగిరావాలి 2 3 4 5 చూడండి అంటే ఏమిటి మూడవ నిలువు వరుసలో 2 మరియు 3 యొక్క క్షితిజ సమాంతర విభాగాలు మీకు గ్రాఫ్ ప్రాతినిధ్యం కలిగి ఉంటే కలుస్తాయి ఇక్కడ శీర్షాలు నెట్ లను సూచిస్తాయి కాబట్టి ఈ 4 సమితికి చెందినవి అంటే ప్రతి జత మధ్య సమాంతర అడ్డంకి ఉంది కాబట్టి ఇది ఒక 4 శీర్షాల సమూహం దీనిని సమూహం 4 గా పిలుస్తారు సమూహం అంటే గరిష్టంగా కనెక్ట్ చేయబడిన గ్రాఫ్ ప్రతి జత శీర్షాలు వాటి మధ్య అంచు కలిగి ఉంటాయి కాబట్టి అటువంటి ప్రతి గరిష్ట సెట్ కోసం మీరు అటువంటి సమూహాన్ని నిర్వచించవచ్చు కాబట్టి ఒక జోన్ గ్రాఫ్లో గరిష్ట సమూహాన్ని సూచిస్తుంది నన్ను చెప్పనివ్వండి మీరు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ కోసం మీరు మొదటి నిలువు వరుసలో 2 రెండవ కాలమ్ 1 1 మాత్రమే కలిగి ఉంటే ఇది 3 ఇది 2 మూడవ కాలమ్ 4 1 ఇది 1 ఇది 4 ఇది 5 ఇది 3 ఇది 2 మరియు మీరు దీన్ని గమనిస్తే మీరు ఈ విధమైన సెట్లను పొందుతున్నారని మీరు చూస్తారు కాలమ్ 1 మరియు సంబంధిత సెట్లు కాలమ్ 1 ఇది 2 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 1 2 4 5 తర్వాత 2 4 6 మీ సెట్లు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి ఇక్కడ మీరు 1 2 3 4 5 గరిష్ట సెట్ను పొందుతున్నారు ఇది తగ్గుతోంది కానీ ఇప్పటికీ మీరు తీసుకునే ఉపసమితి 1 2 4 5 కానీ ఒకసారి మీరు ఇక్కడకు చేరుకున్న తర్వాత కొత్త మూలకం 6 వస్తోంది ఇది ఇకపై దీనికి ఉపసమితి కాదు మీరు తదుపరి జోన్కు వెళతారు ఈ విధంగా మీరు జోన్లను నిర్వచించారు మీరు దీన్ని కొనసాగిస్తారు ఇదంతా ఒక జోన్కు అనుగుణంగా ఉంటుంది మీరు ఇక్కడ గరిష్ట సెట్ను 1 2 3 4 5 గా భావిస్తారు ఆపై మీరు ఆరవ కాలమ్లో కొనసాగితే మీరు 2 4 6 చూస్తారు మీరు 2 4 6 అని ఏమీ చేర్చలేరు ఎందుకంటే తరువాతి కాలమ్లో మీ 4 6 7 మరియు కొత్త నెట్స్ 7 వస్తున్నాయి అప్పుడు మీకు 4 7 8 ఉంటుంది ఇక్కడ 4 7 8 9 7 8 9 ఈ 3 కలిసి సమూహంగా ఉంటాయి ఎందుకంటే 4 7 8 9 గరిష్టంగా ఉంటుంది ఈ 2 దీని ఉపసమితులు అప్పుడు మీకు 7 9 10 9 10 దీని ఉపసమితి కాబట్టి ఈ ప్రత్యేక సమస్య కోసం మీరు ఇలాంటి జోన్లను నిర్వచించవచ్చు మరియు 5 జోన్లు ఉన్నాయని మీరు గుర్తించవచ్చు మరియు ఇది కేవలం జోన్ ప్రాతినిధ్యం మీరు ఈ జోన్ ప్రాతినిధ్యాన్ని ఎలా మార్చగలరో మనము తరువాత చూస్తాము ఇది నాకు 5 జోన్లు ఉన్నాయని చెబుతుంది మొదటి జోన్లో నాకు నికర సంఖ్యలు 1 2 3 4 5 ఉన్నాయి నేను దీన్ని 1 2 3 4 మరియు 5 లాగా చూపిస్తున్నాను ఇది జోన్ 1 ఇది జోన్ 2 జోన్ 2 నాకు 2 4 6 కలిగి ఉంది కాబట్టి జోన్ 2 లో 2 కొనసాగుతుంది 4 కొనసాగుతుంది మరియు కొత్త నెట్ 6 ప్రారంభం అందుకే 6 ఇక్కడ డిస్కనెక్ట్ గా చూపబడింది జోన్ 3 4 6 7 4 కొనసాగుతుంది 6 కొనసాగుతుంది మరియు కొత్త నెట్ 7 ఇక్కడ వస్తుంది జోన్ 4 4 7 8 9 అదేవిధంగా 4 కొనసాగుతుంది 7 కొనసాగుతుంది 8 9 మరియు 7 9 10 7 కొనసాగుతుంది 9 కొనసాగుతుంది 10 ఇది జోన్ ప్రాతినిధ్యం మరియు ఈ సమస్య నుండి మళ్ళీ మీరు నిలువు పరిమితి గ్రాఫ్ను నిర్వచించవచ్చు 1 పైన 3 4 పైన 5 5 పైన 3 మరియు మొదలైనవి మీరు ధృవీకరించగల VCG ని ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి మనకు జోన్ ప్రాతినిధ్యం ఉంది మనకు నిలువు పరిమితి గ్రాఫ్ ఉంది కాబట్టి మనము ఈ జోన్ లను గుర్తించాము 2 వ దశ ఏమి చెబుతుందంటే ఇప్పుడు మనము కొన్ని గుడ్ నెట్ లను విలీనం చేయడానికి కదులుతున్నాము అని ఇప్పుడు మళ్ళీ ఇక్కడకు తిరిగి వెళుతున్నాను కాబట్టి నాకు 1 2 3 4 5 6 7 8 9 10 నెట్ లు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఒక విషయం నేను స్పష్టంగా చూపిస్తున్నాను మీరు నికర సంఖ్య 5 మరియు 6 ని చూసినప్పుడు వారు 1 మరియు 2 జోన్లలో ఒక ట్రాక్ను పంచుకోవచ్చు ఎందుకంటే వాటికి ఉమ్మడిగా ఏమీ లేదు ఎందుకంటే డిస్కనెక్ట్ ఉంది అదేవిధంగా 1 మరియు 6 3 మరియు 6 వారు సరిగ్గా పంచుకోవచ్చు కాబట్టి ఆలోచన ఇలాంటిది 2 నెట్స్ Ni మరియు Nj ఉంటే ఈ 2 షరతులు నిజం మొదట వాటి మధ్య నిలువు అడ్డంకులు లేవు ఎందుకంటే నిలువు అడ్డంకి ఉంటే మీరు వాటిని ఒకే ట్రాక్లో విలీనం చేయలేరు మరియు నిలువు అడ్డంకి కూడా లేదు మరియు ఇది క్షితిజ సమాంతర అడ్డంకి కాదు మొదటిది క్షితిజ సమాంతర అడ్డంకి రెండవది నిలువు అడ్డంకి కాబట్టి ల్యాప్పై క్షితిజ సమాంతరము లేదు VCG లో ఆధారపడటం లేదు అప్పుడు మీరు మాత్రమే వాటిని ఒకే ట్రాక్లో విలీనం చేయవచ్చు కాబట్టి మీకు 2 నెట్ లు ఉంటే అలాంటి పరిస్థితులు ఉంటే మీరు 2 నెట్స్ను విలీనం చేసి మిశ్రమ నెట్ అని పిలుస్తారు కాబట్టి మీరు VCG లో ఏమి చేస్తారు మీరు విలీనం చేసిన ఈ Vi మరియు Vj మీరు Vi మరియు Vj ని తొలగించి దానిని 1 నోడ్ Vij ద్వారా భర్తీ చేస్తారు ఇది మిశ్రమ నోడ్ మరియు మీరు క్షితిజ సమాంతర పరిమితి గ్రాఫ్ మరియు ఈ జోన్ ప్రాతినిధ్యం వాస్తవానికి 2 ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది HCG కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతుందని మీరు చూస్తున్నారు జోన్ 1 లో 5 సమూహం 1 2 3 4 5 జోన్ 2 3 సమూహాలు 2 4 6 జోన్ 3 లో 3 సమూహాలు 7 4 5 ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని హెచ్సిజిని గ్రాఫ్గా సూచించవచ్చు లేదా జోన్ ప్రాతినిధ్యంగా చూపించవచ్చు రెండూ సమానమైనవి కాబట్టి Vi మరియు Vj ని నోడ్ నెట్ Vij ద్వారా భర్తీ చేయడం ద్వారా HCG ని కూడా సవరించండి అంటే ఇప్పుడు నేను Vi మరియు Vj లను ఒక మిశ్రమ నెట్లో విలీనం చేసాను ఇది Ni మరియు Nj కు అనుగుణంగా వరుస జోన్లను ఆక్రమిస్తుంది మరియు తరువాత అవి ఉంచబడతాయి అదే ట్రాక్ నెట్ విలీనం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇప్పుడు నేను దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తాను ప్రక్రియ మార్పు చెందుతుంది అంటే మీరు 1 మరియు 6 లను విలీనం చేయవచ్చని నేను చెప్పినట్లుగా Z1 మరియు Z2 ల మధ్య విలీనం చేయగల మరియు వాటిని విలీనం చేయగల ఒక జత నోడ్లను తెలుసుకోవడానికి మీరు అడుగడుగునా దీన్ని కొనసాగిస్తున్నారు మీరు 3 మరియు 6 లను విలీనం చేయవచ్చు మీరు 5 మరియు 6 లను విలీనం చేయవచ్చు కానీ 2 మరియు 6 మీరు విలీనం చేయలేరు ఎందుకంటే అడ్డంకి సమాంతరంగా ఉంది 4 మరియు 6 మీరు విలీనం చేయలేరు సమాంతర అడ్డంకి ఉంది కాబట్టి ఈ గ్రాఫ్లో 3 ఎంపికలు 1 6 3 6 5 6 ఉన్నాయి మీరు 1 మరియు 6 3 మరియు 6 లేదా 5 మరియు 6 లను విలీనం చేయవచ్చు ఇప్పుడు మీకు అనేక ఎంపికలు ఉన్నాయి ఇప్పుడు ఏమి ఉపయోగించాలి అక్కడ హ్యూరిస్టిక్ ఉంది మీకు బహుళ ఎంపికలు ఉంటే మీరు ఆ జత నెట్ లను విలీనం చేస్తారు ఇది VCG లోని పొడవైన మార్గం యొక్క పొడవును తగ్గిస్తుంది VCG లో గరిష్ట పొడవు మార్గాన్ని తగ్గించడం కూడా ఇక్కడ మన లక్ష్యం ఒకటి మీరు గుర్తుచేసుకున్నారు ఎందుకంటే ఇది ట్రాక్ల సంఖ్యను తగ్గించడాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు ఆ జత నెట్ లను విలీనం చేస్తారు ఇది VCG లో గరిష్ట పొడవులో గరిష్ట తగ్గింపుకు దారితీస్తుంది కాబట్టి కోర్సు యొక్క ఫలితం ఉంది మీ అసలు VCG కి చక్రాలు లేనట్లయితే ధృవీకరించడం సులభం విలీనం అయిన తర్వాత కూడా మీరు చక్రాలు ధృవీకరించలేరు కాబట్టి దానికి చక్రాలు కూడా ఉండవు ఒక ఉదాహరణ తీసుకుందాం నేను చెప్పినట్లు 1 నీ పునరావృతం చేస్తే ఇది మీ VCG మరియు నేను మొదటి దశలో 1 6 3 6 లేదా 5 6 ని విలీనం చేయవచ్చని చెప్పాను కాబట్టి Z1 మరియు Z2 మధ్య తర్వాత మనము Z2 Z3 ను చూస్తాము తర్వాత మీరు Z3 Z4 మరియు మొదలైనవి చూస్తారు కాబట్టి మొదటి దశలో నాకు 3 ఎంపికలు 1 6 3 6 మరియు 5 6 ఉన్నాయి నేను 1 6 విలీనం చేద్దాం కాబట్టి నా VCG దీనికి రూపాంతరం చెందుతుంది నేను 3 6 ను విలీనం చేస్తే మీరు వీటిని ధృవీకరించవచ్చు నా VCG దీనికి సవరించబడుతుంది మరియు నేను 5 6 ను విలీనం చేస్తే నా VCG దీనికి సవరించబడుతుంది ఇప్పుడు గరిష్ట మార్గాలను చూద్దాం మొదటి సందర్భంలో గరిష్ట మార్గం ఏమిటి మీరు 10 నుండి చూస్తారు నేను గరిష్టంగా 10 నుండి 7 7 వరకు ఇది 5 నుండి 5 వరకు 5 నుండి 3 వరకు పొందగలను కాబట్టి పొడవు 4 గా మార్గం ఉంది మరియు ఇక్కడ ఇక్కడ మీకు గరిష్టంగా 1 నుండి 5 5 నుండి 3 6 3 6 నుండి 2 3 అని అనుకుంటున్నాను కాబట్టి ఇది మొదటిదానికంటే మంచిది కానీ ఉత్తమ ఎంపిక ఇది 7 6 విలీనం ఎందుకంటే ఇక్కడ మీకు 2 లభిస్తుంది 2 మాత్రమే మీకు బహుళ ఎంపికలు ఉంటే ఈ ఉదాహరణ చూపిస్తుంది మీరు అన్ని ప్రత్యామ్నాయాలను అన్వేషించి ఉత్తమమైనదాన్ని ఎంచుకోండి మరియు అవి 5 మరియు 6 లను విలీనం చేస్తున్నాయి కాబట్టి అడుగడుగునా మీరు ఇలా చేస్తున్నారు అంటే మీరు జోన్ 1 మరియు జోన్ 2 కన్జర్వేటివ్ జోన్లను ఎదుర్కొంటున్నప్పుడు ఈ సాంప్రదాయిక జోన్లలోని ఏ నెట్ లను విలీనం చేయవచ్చో తెలుసుకోవడానికి ఏది ఎంచుకోవాలి ఉత్తమమైనదాన్ని ఎంచుకోండి ఆపై మీరు తదుపరి జత Z2 మరియు Z3 కి వెళ్లండి అవి విలీనం చేయగల ఉత్తమ జత నెట్ లు మీరు దీన్ని పునరావృతం చేస్తారు పునరావృత ఫలితాలను నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి తదుపరి దశలో మీరు 1 మరియు 7 లను విలీనం చేయవచ్చని కనుగొనవచ్చు మీరు ఆ జోన్ ప్రాతినిధ్యానికి తిరిగి వెళ్ళవచ్చు తదుపరి దశల మధ్య మీరు 1 మరియు 7 Z 3 నాకు 7 ఉంది ఇది మీ ప్రారంభము మీరు 1 మరియు 7 ని విలీనం చేస్తే మీ పొడవు అలాగే ఉంటుంధా లేదా అది తగ్గిస్తుంధా లేధా ఆలోచించండి కాబట్టి నేను ఉత్తమ పరిష్కారాలను చూపిస్తున్నాను మొదటి దశలో 1 మరియు 7 లను విలీనం చేసి ఆపై 5 6 మరియు 9 లను విలీనం చేయండి 3 మరియు 8 లను విలీనం చేయండి కాబట్టి ఈ 1 7 3 కు గురిపెట్టింది ఇప్పుడు అది 3 8 కు సూచించబడుతుంది 9 8 కు సూచించబడుతుంది 9 3 8 కు సూచించబడుతుంది మీరు 4 మరియు 10 లను విలీనం చేసే చివరి దశ కాబట్టి మీరు దీన్ని పొందుతారు కాబట్టి మీరు ఇక్కడ అన్ని నెట్ లను విలీనం చేయగలిగే ఒక పరిష్కారం ఉంది మరియు ఇప్పుడు మీకు లభించే మార్గం యొక్క గరిష్ట పొడవు 1 2 మరియు 3 అని మీరు చూడవచ్చు మరియు చూడండి పొడవు సమస్య కాదు మీరు మీకు ఎన్ని మిశ్రమ నోడ్లు ఉన్నాయో చూడండి నాకు 1 2 3 4 5 ఉందని మీరు చూస్తున్నారు ఇప్పుడు నేను ముందుకు వెళ్ళలేను కాబట్టి నేను 5 శీర్షాలతో ఒక గ్రాఫ్ వద్దకు వచ్చాను ఇప్పుడు నేను ఈ గ్రాఫ్ నుండి ఇంకొక జత శీర్షాలను విలీనం చేయలేనని చూస్తే దాని అర్థం ఏమిటి వ్యక్తిగత నెట్ లేదా మిశ్రమ నెట్కి అనుగుణమైన ఈ జత సత్యాలు గాని అవి అడ్డంగా ల్యాప్ అవుతున్నాయి అంటే వాటిని ఇదే ట్రాక్లో ఉంచలేము లేదా క్షితిజ సమాంతర అడ్డంకి ఉంది నేను ఒకదానిపై మరొకటి ఉంచాలి వాటిని ఒకే ట్రాక్లో ఉంచలేము ఇప్పుడు నేను ఇంకేమీ విలీనం చేయలేని ఒక పరిష్కారానికి వచ్చాను కాబట్టి నెట్స్ను విలీనం చేసిన తర్వాత ఇది మీ అంతిమ పరిష్కారం ఈ గ్రాఫ్ మీకు ఏమి చెబుతుంది ఈ గ్రాఫ్ మీకు 4 10 ను ట్రాక్లో విలీనం చేయవచ్చు 1 7 ను ట్రాక్లో విలీనం చేయవచ్చు 5 6 9 విలీనం చేయవచ్చు మరియు 3 8 కూడా విలీనం చేయవచ్చు అని చెబుతుంది చివరి దశ ట్రాక్ అసైన్మెంట్ మీరు దాని ప్రకారం చేయండి గ్రాఫ్ ఫస్ట్ ట్రాక్లోని శీర్షాలు ఇవి ఇప్పుడు మీరు నిలువు పరిమితి గ్రాఫ్ ద్వారా ఆర్డర్ చేసారు మీరు మొదట 4 10 ఇన్కమింగ్ అంచులను తీసుకోవాలి తరువాత 1 7 తరువాత 5 6 9 ఈ 2 ఏ క్రమంలోనైనా చేయవచ్చు 2 మరియు3 ఏ క్రమంలోనైనా పాయింట్ చేయవచ్చు కాబట్టి ట్రాక్ 1 నేను దీన్ని ఉంచాను ట్రాక్ 2 నేను ఉంచాను ట్రాక్ 3 ఈ 4 5 5 నేను 3 మరియు 8 రెండింటినీ కలిపి ఉంచగలను 3 8 మరియు 2 మరియు 3 నాకు అవసరం నేను దీన్ని మార్చగలను ట్రాక్ 4 మరియు 5 అవసరమైతే మార్చుకోవచ్చు కాబట్టి నా తుది పరిష్కారం ఇలా ఉంది మొదటి రెండవ మూడవ నాల్గవ మరియు ఐదవ ట్రాక్ యోషిమురా కుహ్ అల్గోరిథం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది HCG లో పొడవైన భాగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది మరియు సాధారణంగా ప్రామాణిక విస్తరించిన ఎడమ అంచు అల్గోరిథంతో పోల్చితే చాలా మంచి పరిష్కారాన్ని అందిస్తుంది తరువాత మనం గ్రీడీ పద్ధతికి వస్తాము గ్రీడీ ఛానల్ రౌటర్ అంటే నేను మొత్తం సమస్యను ఒకే సమయంలో చూడటం లేదు నేను సమస్య పెరగటం పై చూస్తున్నాను ప్రత్యేకంగా నేను మొదటి నిలువు వరుస నుండి మొదలుపెడతాను నేను మొదటి కాలానికి మొదటి నుండి రెండవ వరకు రెండవ నుండి మూడవ వరకు మూడవ నుండి నాల్గవ వరకు వెళ్తాను మరియు నేను వెంట వెళ్ళేటప్పుడు నెట్ లను మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తాను గ్రీడీ అంటే అడుగడుగునా నేను ఉత్తమమైన పరిష్కారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ మొత్తంగా ఇది మంచి పరిష్కారానికి దారితీయవచ్చు లేదా దారితీయకపోవచ్చు ఇప్పుడు ఇక్కడ మీరు VCG లోని చక్రాలతో సహా ఏకపక్ష పరిస్థితిని నిర్వహించగల ప్రయోజనాలు మీకు ఆలోచన ఇవ్వగల ఒక ఉదాహరణను ఇస్తాను నాకు VCG చక్రంతో సరళమైన ఉదాహరణ ఉందని అనుకుందాం 1 నుండి 2 2 నుండి 3 3 నుండి 1 వరకు చెప్పండి ఇప్పటివరకు మనం చూసిన పద్ధతులు దీనిని నిర్వహించలేకపోతున్నాయి ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ మనం మొదటి నిలువు వరుసతో ప్రారంభిస్తాము కాలమ్ వారీగా మనం కదిలిస్తాము ఇక్కడ 3 నిలువు వరుసలు మాత్రమే చూద్దాం నేను చూస్తున్నాను మొదటి కాలమ్ 1 పైన 2 ఉంది కాబట్టి నాకు ఏమి ఉంది నేను ఏమి చేస్తాను నేను 1 కోసం నెట్ను ప్రారంభిస్తాను నేను 2 కోసం నెట్ను ప్రారంభిస్తాను నేను చేయవలసిన నియమాల సమితి ఉంటుంది మనము త్వరలో దీన్ని గురించి మాట్లాడతాము నేను దీన్ని చేసాను కాబట్టి ఇప్పుడు నేను రెండవదానికి వెళ్తాను రెండవది నేను ఇప్పటికే 1 తో కొనసాగుతున్నాను నేను ఇప్పటికే 2 తో కొనసాగుతున్నాను కాని నేను ఇక్కడ 2 కనెక్ట్ కాదు మరియు 2 కనెక్ట్ అయినా సమస్య లేదు కాబట్టి 2 నేను ఈ 2 కి కనెక్ట్ చేయగలను ఎందుకంటే 2 మరియు 3 లకు టెర్మినల్ ఉంది కొత్త కనెక్షన్ వస్తోంది కాబట్టి 3 మూడవ ట్రాక్లో ప్రారంభమవుతుంది మరియు 2 ఇప్పటికే పూర్తయింది కాబట్టి 2 మనం పొడిగించాల్సిన అవసరం లేదు కానీ 1 మనం విస్తరించాలి ఇప్పుడు మనము మూడవ వైపుకు వెళ్తాము కాబట్టి ఈ 1 ఇక్కడ వస్తుంది 3 ఇక్కడ వస్తుంది ఇప్పుడు మనకు సమస్య ఉంది ఈ నెట్ను 3 కి మరియు ఈ నెట్ను 1 కి కనెక్ట్ చేస్తే షార్ట్ సర్క్యూట్ వస్తోంది ఎందుకంటే ఇది దిగువ టెర్మినల్కు అనుసంధానించబడాలంటే ఇది టాప్ టెర్మినల్కు అనుసంధానించబడాలి కాబట్టి మీరు రెండూ నీలం రంగుతో కనెక్ట్ అయితే అక్కడ షార్ట్ సర్క్యూట్ వస్తోంది కాబట్టి అటువంటి దృశ్యం సంభవిస్తే మీరు ఏమి చేస్తారు మనము ఏమి చేస్తున్నామో వాటిని ఇక్కడ కనెక్ట్ చేయము మనము మళ్ళీ ఇక్కడ నుండి మరొక నెట్ మరియు ఇక్కడ నుండి మరొక నెట్ ప్రారంభిస్తాము కాబట్టి ఇప్పుడు ఇది కూడా 3 అవుతుంది ఇది కూడా 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు తదుపరి నిలువు వరుసలకు వెళ్లండి దీనికి అదనపు నిలువు వరుసలు అవసరం కావచ్చు కాబట్టి మీరు తదుపరి కాలమ్కు వెళ్లేటప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు ఈ 1 ని 1 తో 1 నీలిరంగుతో కనెక్ట్ చేయండి మీరు 1 తో 1 ని నీలం రంగులో కనెక్ట్ చేస్తారు మీరు దీన్ని మళ్ళీ 3 ని 3 తో కనెక్ట్ చేయండి కాబట్టి మీరు కనెక్షన్ను ఇలాంటిదే చేస్తారు అంటే మీరు డాగ్లెగ్లను అనుమతించే 2 విషయాలు ఎందుకంటే మీరు కనెక్ట్ చేస్తున్నప్పుడు ఉదాహరణకు 3 3 తో మనకు 2 క్షితిజ సమాంతర విభాగాలు ఉన్నాయి 1 1 తో మనకు 2 క్షితిజ సమాంతర విభాగాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు డాగ్లెగ్లను అనుమతిస్తే ఈ ఉదాహరణ చూపిన విధంగా మీకు ఈ ప్రక్రియలో కొన్ని అదనపు నిలువు వరుసలు అవసరం కావచ్చు కాబట్టి డాగ్లెగ్ ఛానల్ రౌటర్ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది అనుసరించిన ప్రాథమిక నియమాలను నేను మీకు చెప్తాను కాబట్టి గ్రీడీ ఛానెల్ రౌటర్ నేను చెప్పినట్లుగా ఛానల్ కాలమ్ను ఎడమ నుండి ప్రారంభించి కాలమ్ ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది మరియు నేను మాట్లాడబోయే నియమాలు లేదా హ్యూరిస్టిక్స్ ఉన్నాయి ఇది VCG చక్రాలతో ఏ విధమైన అడ్డంకులతోనైనా ఏకపక్ష సమస్యలను నిర్వహించగలదు కానీ దీనికి ఛానెల్ చివరిలో అదనపు నిలువు వరుసలు అవసరమని నేను చూపించాను కాబట్టి కొన్ని హ్యూరిస్టిక్స్ ఇలా ఉన్నాయి అన్ని విభాగాల కాలమ్ లు ఎడమ నుండి ప్రారంభించి కాలమ్ తర్వాత కాలమ్ ఉంచండి మీరు కనుగొన్న ఏదైనా టెర్మినల్ను సంబంధిత నెట్ యొక్క ట్రంక్ విభాగానికి కనెక్ట్ చేయండి దానిని నిలువు విభాగాన్ని ఉపయోగించి ఏదైనా స్ప్లిట్ నెట్ను కూల్చండి ఇది ఇక్కడ మనము చివరిలో చేస్తున్నాము నిలువు విభాగాన్ని అనుసంధానించే ఈ 2 స్ప్లిట్ నెట్స్ చివర ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనము నిలువు విభాగాన్ని ఉపయోగిస్తున్నాము నిలువు విభాగంలో కనెక్ట్ చేయడం ద్వారా 2 క్షితిజ సమాంతర విభాగాన్ని కూల్చడం ద్వారా నెట్ యొక్క 2 ట్రాక్ల మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము ఆలోచన వలె 1 ఇక్కడ ఉందని మీరు చూస్తే కూడా ఇలాంటిదే ఉంటుంది మీకు ఈ 1 ఇక్కడ ఉందని ఇంకొకటి ఎక్కడి నుంచో వస్తున్నట్లు మీరు చూస్తే ఈ 1 నెట్ మీకు ఈ విధంగా డ్రా అయినది 1 కూడా ఇది ఇలా వస్తోంది మీరు దీన్ని వీలైనంత దగ్గరగా తరలించడానికి ప్రయత్నిస్తారు ఇది ఇక్కడ ఉన్న 2 యొక్క విభాగాలకు తీసుకురావాలని 3 మరియు 3 సమాంతరంగా నడుస్తున్నాయని 1 మరియు 1 సమాంతరంగా నడుస్తున్నాయని మీరు వాటిని వీలైనంత దగ్గరగా తరలించడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ దాని గురించి ఇంకా చాలా ఉన్నాయి మరియు ప్రయత్నించండి తదుపరి టెర్మినల్ కలిగి ఉన్న సరిహద్దుకు నెట్ లను దగ్గరగా తరలించండి నా తదుపరి టెర్మినల్ ఇక్కడ ఉందని నేను చూస్తే నేను దానిని సాధ్యమైనంత క్రింద క్రిందకు తరలించడానికి ప్రయత్నిస్తాను వాస్తవానికి అవసరమైతే మనకుక అదనపు ట్రాక్లు అవసరం మరియు మీరు ఈ హ్యూరిస్టిక్లను అనుసరిస్తే ఇది మనము చూసిన ఒక ఉదాహరణ మాత్రమే మీరు దీన్ని చేతితో పని చేయాలని నేను సూచిస్తున్నాను మరియు ఇది ఎలా పనిచేస్తుందో చూడండి మనము ఎడమ నుండి ఇలా చేస్తాము మనము ఒక అసైన్ నుండి అదే ట్రాక్కి వెళ్తాము రెండవది మీరు ట్రాక్ 2 ను ప్రారంభిస్తారు మరియు హ్యూరిస్టిక్ ఉపయోగించి 1 కోసం తదుపరి టెర్మినల్ క్రింద ఉంది అందుకే మీరు దానిని సాధ్యమైనంత దిగువకు తీసుకువస్తారు కాబట్టి మీరు 1 ఇక్కడకు తీసుకురండి ఈ విధంగా మీరు మళ్ళీ కొనసాగండి ఈ టెర్మినల్ 2 వస్తోంది కానీ 2 కోసం తదుపరి టెర్మినల్ పైకి ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు దానిని తీసుకురండి కాబట్టి మీరు అన్ని హ్యూరిస్టిక్లను ఉపయోగిస్తున్నారు మరియు మీకు ఇలాంటి పరిష్కారం లభిస్తుంది కాబట్టి మీరు కొన్ని నెట్ లకు లుడాగ్లెగ్స్ను పొందుతారు ఇక్కడ కూడా మీరు డాగ్లెగ్ పొందుతారు దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము కాబట్టి మన చర్చను తదుపరి ఉపన్యాసంలో కొనసాగిద్దాము